ఈ లెక్చర్ లో మనం మైక్రోప్రాసెసర్లు మైక్రోకంప్యూటర్లు మరియు మైక్రోకంట్రోలర్ల యొక్క కొన్ని ప్రాథమిక విషయాలు గురించి మాట్లాడుతాము ఎందుకంటే ఇవి మనం మన చుట్టూ చూసే ఏదైనా ఎంబెడెడ్ సిస్టమ్ వెనుక ఉండే మెదడు లేదా ప్రాసెసింగ్ శక్తి వీటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటో తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ల యొక్క వర్గీకరణలు తరువాత మైక్రోప్రాసెసర్లు మరియు మైక్రోకంట్రోలర్లయొక్క ప్రధాన లక్షణాలు గురించి మాట్లాడుతాము కంప్యూటర్ సిస్టమ్ ప్రాథమికంగా ఎలా పనిచేస్తుందో అనే విషయం తో ప్రారంభిద్దాం కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి అన్ని గణనలను లేదా గణనలను నిర్వహించే CPU అనబడేది ఉందని మీకు తెలుసు మీరు ఈ స్కీమాటిక్ చిత్రంలో చూపిన విధంగా మధ్యలో CPU ప్రోగ్రామ్ మరియు డేటా నిల్వ చేయబడిన కొంత మెమరీ చూడవచ్చు CPU ఏమి చేస్తుంది ఇది ప్రోగ్రామ్ మెమరీ నుండి ఒక్కొక్కటిగా సూచనలను పొంది వాటిని అమలు చేస్తుంది మరియు అమలు చేసేటప్పుడు డేటా మెమరీ మధ్య కొంత డేటాను బదిలీ చేయటం డేటాను చదవడం లేదా డేటాను తిరిగి డేటా మెమరీలోకి రాయడం చేయవలసి ఉంటుంది ప్రాసెసింగ్తో పాటు కంప్యూటర్ సిస్టమ్ తరచుగా బాహ్య ప్రపంచం తో ఇంటర్ఫేస్ లేదా సంభాషణ చేయాల్సిన అవసరం ఉంటుంది బాహ్య ప్రపంచం అంటే సామాన్యంగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ వంటి సాంప్రదాయిక వ్యవస్థల కోసం కంప్యూటర్ సిస్టమ్ను ఉపయోగిస్తున్న వినియోగదారుడు IO అనబడే ఉపవ్యవస్థ వినియోగదారులను కంప్యూటింగ్ సిస్టమ్తో సంభాషించడానికి అనుమతిస్తుంది బాహ్య ప్రపంచం అంటే ఎల్లప్పుడూ మానవుడే కాకపోవచ్చు అది పర్యావరణం కావచ్చు ఇది ఉష్ణోగ్రత పీడనం తేమను కొన్నింటిని గ్రహిస్తుంది పర్యావరణం యొక్క కొన్ని పారామితులు ఇన్పుట్లుగా ఉంటాయి అదేవిధంగా ఇది హీటర్ను ఆన్ చేయటం కంప్రెషర్ను ఆన్ చేయటం లాంటి కొన్ని దిద్దుబాటు చర్యలను తీసుకోవచ్చు ఇవి అవుట్ పుట్ పరికరాలు మీరు కంప్యూటర్ సిస్టమ్స్ను వర్గీకరించడానికి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్లు ఒక మార్గం ఇన్స్ట్రక్షన్ సెట్లకు సంబంధించిన విస్తృత వర్గీకరణను బట్టి CPU ఎలాంటి ఇన్స్ట్రక్షన్ లను అమలు చేయగలదు మనము కంప్యూటర్లను CISC ఆర్కిటెక్చర్ లేదా RISC ఆర్కిటెక్చర్ గా వర్గీకరించవచ్చు CISC అనేది కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ యొక్క సంక్షిప్త రూపం అటువంటి CISC నిర్మాణానికి మార్కెట్లలో డెస్క్టాప్ ల్యాప్టాప్ మరియు సర్వర్ లకు ఆధిపత్యం వహించే ఇంటెల్ ప్రాసెసర్ల తరగతులు అత్యంత సాధారణ ఉదాహరణలు 90 కంటే ఎక్కువ ప్రాసెసర్లు ఇంటెల్ లేదా ఇంటెల్ చేత తయారు చేయబడ్డ కొన్ని క్లోన్లు వీటినే CISC అని పిలుస్తారు ఇవి చాలా క్లిష్టమైన మరియు సౌకర్యమైన లక్షణాలను కలిగి ఉంటాయి తగ్గించిన ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్లు లేదా RISC అని పిలువబడే మరొక భావజాలం ఉంది కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్ చాలా సరళంగా ఉండి కంప్యూటర్ సిస్టమ్ను హార్డ్వేర్లో అమలు చేయడము చాలా సులభం అవుతుంది ఒక విధంగా ఇది ఇన్స్ట్రక్షన్స్ అమలుకు సంబంధించి మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ రోజు మనం చూసే చాలా మైక్రోకంట్రోలర్లు RISC నిర్మాణం పై ఆధారపడి ఉండటానికి ప్రధాన కారణం వీటిని అమలు చేయడం సులభం అయినందువలనే మైక్రోకంట్రోలర్లు మాత్రమే కాదు చాలా వరకు ఆధునిక ప్రాసెసర్లు ఇన్స్ట్రక్షన్స్ అమలు పరచడానకై RISC అనబడే తత్వశాస్త్రంపై ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ యూనిట్ ను మరింత సమర్థవంతమైనది గా చేస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్న వంటి ఇంటెల్ ప్రాసెసర్లు కూడా CISC పై ఆధారపడి ఉంటాయి అంతర్గతంగా ఈ సంక్లిష్ట సూచనలు RISC ఇన్స్ట్రక్షన్ సెట్ లాగా కనిపించే సరళమైన సూచనలు లేదా సూక్ష్మ సూచనలుగా విభజించబడ్డాయి ఇవి కంట్రోలర్ ను ఉపయోగించి సమర్థవంతంగా అమలు చేయబడతాయి మెమరీ సిస్టమ్ గురించి విస్తృతంగా మాట్లాడితే ఇవి రెండు రకాలు ఒకదాన్ని మీరు రాండమ్ యాక్సెస్ మెమరీ అని పిలుస్తారు మీరు దీనిని చదవగలరు మరియు వ్రాయగలరు మరొకటి రీడ్ ఓన్లీ మెమరీ ఏదైతే శాశ్వతంగా నిల్వ చేసారో వాటిని మాత్రమే చదవగలరు RAM సాధారణంగా ఆస్థిరమైనది అనగా పవర్ ఆన్ చేసి ఉన్న సమయంలో మాత్రమే డేటాను కలిగి ఉండి పవర్ ని ఆపివేసిన వెంటనే డేటా పోతుంది సాధారణంగా మైక్రోకంట్రోలర్ కొరకు డేటాను డేటా మెమరీలో నిల్వ చేయడానికి RAM లు ఉపయోగిస్తారు కానీ మీరు ప్రోగ్రామ్ మెమరీ అంటే ప్రోగ్రామ్ను నిల్వ చేస్తున్న ప్రదేశం గురించి మాట్లాడితే తే ఈ మెమరీ సాధారణంగా అస్థిరత లేనిది అంటే ఇది ROM కాబట్టి దాన్ని నిల్వ చేసిన తర్వాత మీరు పవర్ ని ఆపివేసినప్పటికీ ప్రోగ్రామ్ నాశనం కారాదు చాలా మైక్రోకంట్రోలర్లలో ROM ఉపయోగించి అమలు చేయబడుతున్న ప్రోగ్రామ్ మెమరీ ప్రాంతం ఉంది ఈ రోజుల్లో ఫ్లాష్ మెమరీ వంటి కొన్ని ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే మైక్రోకంట్రోలర్లు ఉన్నాయి ఇవి కూడా మీరు ప్రోగ్రామ్ను నిల్వ చేయగల అస్థిరత లేనివి మీరు కావాలంటే ప్రోగ్రామ్ను కూడా మార్చవచ్చు కానీ మీరు పవర్ ని ఆపివేస్తే ప్రోగ్రామ్ నాశనం కాదు మనము ఇప్పటివరకు విస్తృతంగా CPU నిర్మాణాలకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ల గురించి మాట్లాడాము ఇప్పుడు CPU ఎలా పనిచేస్తుందనే దాని గురించి మాట్లాడితే ఇక్కడ విస్తృత వర్గీకరణ ఉంది మనం వాన్ న్యూమాన్ మరియు హార్వర్డ్ తరగతి నిర్మాణాల గురించి మాట్లాడుతాము ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్లో మనకు ఒకే మెమరీ ఉండి ఇక్కడే సూచనలు మరియు డేటా రెండూ నిల్వ చేయబడతాయి మీరు మీ చుట్టూ చూసే చాలా సాంప్రదాయ కంప్యూటర్ వ్యవస్థలు వాన్ న్యూమాన్ నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి కానీ హార్వర్డ్ నిర్మాణంలో సంభావితంగా రెండు వేర్వేరు మెమొరీ లు ఉంటాయి ఒకదానిలో మీరు ప్రోగ్రామ్ను నిల్వ చేస్తారు మరొక దానిలో మీరు డేటాను నిల్వ చేస్తారు చాలా మైక్రోకంట్రోలర్లుప్రత్యేక మెమొరీ లు కలిగిన ఈ సూత్రాన్నే అనుసరిస్తాయి కాబట్టి సాధారణంగా ROM లో ఇన్స్ట్రక్షన్స్ RAM లో డేటా నిల్వ చేయబడుతుంది చిత్రపరంగా వాన్ న్యూమాన్ మరియు హార్వర్డ్ నిర్మాణాలను ఇలా చూపించవచ్చు వాన్ న్యూమాన్ నిర్మాణంలో మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా డేటా మరియు ప్రోగ్రామ్ మెమరీ ఉన్నాయి మీరు వాటిని విడిగా చూపిస్తున్నప్పటికీCPU వాటిని అదే డేటా బస్సులో అదే అడ్రస్ను ఉపయోగించి యాక్సెస్ చేస్తోంది కాబట్టి CPU కి సంబంధించి మెమరీ ఒకటే అనిపిస్తుంది కాని ఆచరణలో ఈ చిత్రంలో చూపిన విధంగా వాటిని వేర్వేరు భాగాలలో విడివిడిగా నిల్వ చేయవచ్చు CPU కి సంబంధించిఅడ్రస్సులు ఉత్పత్తి చేయబడే విధానం ఏకీకృతం అనగా అడ్రస్ మరియు డేటా లైన్స్ ప్రోగ్రామ్తో పాటు డేటాను బదిలీ చేయడానికి ఉపయోగించబడతాయి మరియు IO పరికరాలు కూడా అదే బస్సు ద్వారా అనుసంధానించబడి ఉంటాయి విలక్షణమైన వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్స్ ఈ విధంగా ఉంటాయి వాస్తవానికి డేటా యొక్క సమాంతర బదిలీ కోసం బహుళ బస్సులు ఉన్న అధునాతన నిర్మాణాలు ఉన్నాయి హార్వర్డ్ నిర్మాణంలో ప్రత్యేక డేటా మరియు ప్రోగ్రామ్ మెమోరీస్ ఉన్నాయి ఇంకా అడ్రస్ మరియు డేటా బస్సులు పూర్తిగా వేరుగా ఉంటాయి కాబట్టి మీరు ఒక ప్రోగ్రామ్ను పొందుతున్నప్పుడు సమాంతరంగా డేటా మెమరీ లో కొంత డేటాను కూడా పొందవచ్చు లేదా వ్రాయవచ్చు మరియు కొన్ని నిర్మాణాలలో IO పరికరాలు ప్రత్యేక అడ్రస్ మరియు డేటా బస్సుల ద్వారా కూడా అనుసంధానించబడి ఉంటాయి ఇక్కడ ఒక లోపం ఉంది అది ఏమిటంటే మీకు బాహ్య పరికరాలను ఇంటర్ఫేస్ చేయడానికి చాలా బస్సులు చాలా IO పిన్లు అవసరం కానీ ప్రయోజనం ఏమిటంటే మీరు సగటు వేగవంతమైన మరియు సమాంతర డేటా బదిలీ లక్షణాలను పొందుతారు ఇప్పుడు మనం మైక్రోప్రాసెసర్ అంటే ఏంటో చూద్దాం CPU అంటే ఏమిటో మనం చూశాము మైక్రోప్రాసెసర్ అనే ఈ సాధారణ పదం యొక్క అర్థం ఏమిటంటే ఒకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా IC చిప్లో కల్పించిన CPU సెమీకండక్టర్ టెక్నాలజీలో పురోగతితో మునుపటి పెద్దవి మరియు స్థూలమైన CPU సర్క్యూట్లు చిన్న చిన్నవిగా మారడం ప్రారంభించాయి ఇప్పుడు అవి ఒకే చిప్ లోపల సరిపోతాయి ఉదాహరణకు మనం పెంటియమ్ CPU చిప్ను పరిశీలిస్తే చిప్ లోపల బిలియన్ల కొద్దీ ప్రాథమిక భాగాలు లేదా ట్రాన్సిస్టర్లు ఉన్నాయి సాధారణంగా అక్కడ మైక్రోప్రాసెసర్ లోపల ఉన్నవి ఏమిటి కొన్ని సాధారణ ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం రిజిస్టర్ల సముదాయాలు ఉన్నాయి ఇవి డేటా ను తాత్కాలికంగా నిల్వ చేయడానికి ఉపయోగించబడతాయి డేటా ప్రాసెసింగ్ అంకగణిత కార్యకలాపాలు మరియు తార్కిక కార్యకలాపాలు రెండింటిని నిర్వహించడానికి ALU ఉంది మరియు మెమరీ IO పరికరాలను ఇంటర్ఫేస్ చేయడానికి విధానం ఉంది కొన్ని బాహ్య బస్సు మరియు నియంత్రణ విధానం ద్వారా మీరు మెమరీ లేదా IO పరికరాలను మైక్రోప్రాసెసర్తో కనెక్ట్ చేయవచ్చు ప్రాథమికంగా మైక్రోప్రాసెసర్ అనగా సిస్టమ్ యొక్క మెదడుగా పరిగణించబడే ఒక నియంత్రణ యూనిట్ ఇది మైక్రోప్రాసెసర్ యొక్క మొత్తం ఆపరేషన్ను నియంత్రిస్తుంది ఇంకా అన్ని అంతర్గత కార్యకలాపాలను సమకాలీకరిస్తుంది మీరు ఇక్కడ రిజిస్టర్లనుALU ని కంట్రోల్ యూనిట్ను వీటిని ఒక క్రమపద్ధతి లో ప్రధాన భాగాలుగా చూడవచ్చు మరియు బాహ్యంగా కొన్ని బస్సులు అడ్రస్ మరియు డేటా బస్సులు ఉన్నాయి మరియు కంట్రోల్ బస్ అడ్రస్ మరియు డేటా బస్సులు బాహ్య మెమరీ మరియు IO పరికరాలతో ఇంటర్ఫేస్ చేయడానికి ఉపయోగించబడతాయి మరియు కంట్రోల్ బస్సు లో చదవటానికి వ్రాయటానికి వివిధ రకాల అంతరాయాలు ఇతర విషయాలు ప్రారంభించడానికి మరియు స్లో మెమోరీస్ తో ఇంటర్ఫేస్ చేయటానికి సంకేతాలను కలిగి ఉంటాయి నియంత్రణ ప్రయోజనాల కోసం ఉపయోగించే అనేక ఇతర సంకేతాలు ఉన్నాయి ఇప్పుడు మైక్రోకంప్యూటర్ అంటే ఏమిటో చూద్దాం మైక్రోకంప్యూటర్ అనేది మైక్రోప్రాసెసర్ చుట్టూ నిర్మించిన కంప్యూటర్ మీరు మీ డెస్క్టాప్ను చూస్తే మీ ల్యాప్టాప్ను చూస్తే మన ఆధునిక డెస్క్టాప్లు మరియు ల్యాప్టాప్ల లోపల పెంటియం అనబడే ఇంటెల్ ఐ 3 ఐ 5 ఐ 7 క్లాస్ ప్రాసెసర్ల ఉన్నాయి డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ లోపల తప్పనిసరిగా మైక్రోప్రాసెసర్ లు ఉన్నాయి అంతేకాకుండా మైక్రోప్రాసెసర్ లతోపాటు మెమోరీస్ ఇతర పరికరాలు డిస్క్ డ్రైవ్ కీబోర్డ్ మౌస్ లను మరియు ప్రింటర్లు కనెక్ట్ చేయడానికి మరికొన్ని ఇంటర్ఫేస్లు కలిగి మొత్తం కంప్యూటర్ తయారు చేయబడింది ఇదే మైక్రోప్రాసెసర్ ని ఉపయోగించి నిర్మించిన కంప్యూటర్ సిస్టమ్ ఇప్పుడు ప్రాథమికంగా మైక్రోప్రాసెసర్లో కొన్ని రిజిస్టర్లు ALU మరియు కంట్రోల్ ఉన్నాయి ఇది మెమరీ లేదా IO కోసం ఎటువంటి సౌకర్యాన్ని కలిగి ఉండదు కంప్యూటర్ సిస్టమ్ చేయడానికి మనం ఈ పరికరాలన్నింటినీ మైక్రోప్రాసెసర్తో ఇంటర్ఫేస్ చేయాలి కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటంటే మీరు మైక్రోప్రాసెసర్ చుట్టూ చాలా వాటిని ఇంటర్ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి సిస్టమ్ సంక్లిష్టంగా స్థూలంగా మరియు ఖరీదైనదిగా మారుతుంది అదనంగా ఇది గణనీయంగా అధిక శక్తిని వినియోగిస్తుంది మీరు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ వంటి అధిక పనితీరు గల అప్లికేషన్ కోసం ఇది ఉపయోగిస్తే మంచిది కానీ అల్ట్రా లో పవర్ పోర్టబిలిటీ చిన్న పరిమాణం వంటి లక్షణాలు చాలా అవసరం ఉన్న ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్ కోసం ఉపయోగించరాదు మీరు చూస్తున్నా మైక్రోకంప్యూటర్ మైక్రోప్రాసెసర్ చుట్టూ నిర్మించబడింది మీరు ఇక్కడ మెమరీ IO పోర్టులు కలిగి ఉన్నారు మరియు ఈ IO పోర్టుల ద్వారా మీరు అనేక IO పరికరాలను ఇంటర్ఫేస్ చేయవచ్చు ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క గుండె లాంటిది అయిన మైక్రోకంట్రోలర్ల వద్దకు వద్దాం మైక్రోకంట్రోలర్ అంటే ఏమిటి మైక్రోకంప్యూటర్ అనగా మైక్రోప్రాసెసర్ చుట్టూ నిర్మించిన కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పుకున్నాము ఇప్పుడుమనం మైక్రోకంప్యూటర్ మొత్తాన్ని కుదించి ఒకే చిప్ లోపల ఉంచగలిగితేఅది మైక్రోకంట్రోలర్ అవుతుంది నేను అన్నింటినీ ఒకే చిప్లో ఉంచుతున్నాను కాబట్టి మొత్తం చిప్ ప్రాంతాన్ని ప్రాసెసర్ మెమరీ మొదలైనవి పంచుకోవాలి కాబట్టి మైక్రోకంట్రోలర్ ప్రాథమికంగా ఒకే చిప్లో ఉండే కంప్యూటర్ ఎందుకంటే ఇది ఒకే చిప్లో ఉన్నందున ధర తక్కువైనది మరియు చవకైనది అంతేకాకుండా ఇది చిన్నది చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుంది వాస్తవానికి ఇవి ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లో చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి మీరు ప్రస్తుతం ఉన్న విలక్షణమైన విషయాలు ఏమిటో ఈ స్కీమాటిక్లో చూస్తే మీరు ఇక్కడ CPU రిజిస్టర్లు ALU లు మరియు కంట్రోల్ లను చూస్తారు కొంత మెమరీ కూడా ఉంది పరిమాణం తక్కువైనా కొంత మెమరీ ఉంటే చాలు కానీ ఎక్కువ మెమరీ అవసరము లేదు IO పరికరాలను కనెక్ట్ చేయడానికి కొంత సౌకర్యం ఉండాలి అనేక అప్లికేషన్లు లకు అవసరమైన కొన్ని టైమర్లు కౌంటర్లు అంతేకాకుండా అంతరాయ సర్క్యూట్లు కూడా ఉన్నాయి మరియు అనలాగ్ పోర్టుల వంటి అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి వాస్తవానికి బాహ్య ప్రపంచం నుండి వస్తున్న చాలా సంకేతాలు నిరంతర మైనవి లేదా అనలాగ్ అంతేకానీ డిజిటల్ కాదు కాబట్టి చిప్లో ఒకరకమైన అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ నిర్మించి తే అలాంటి పరికరాలను ఇంటర్ఫేస్ చేయడం చాలా సౌకర్యంగా మారుతుంది సాధారణంగా ఆ సౌకర్యాలన్నీ చిప్ లోపల అందించబడతాయి మైక్రోకంట్రోలర్లు సాధారణంగా కొన్ని ఇన్పుట్ పోర్టుల ద్వారా అందించబడే డేటాపై పనిచేస్తాయి డేటా బయటి నుండి పోర్టుల ద్వారా వస్తోంది మరియు ఒక ప్రోగ్రామ్ నడుస్తోంది నేను చెప్పినట్లుగా వాటికి అనలాగ్ పిన్స్ టైమర్లు కౌంటర్లు మరియు ఇతర యుటిలిటీ సర్క్యూట్రీ ఉన్నాయి ఉదాహరణకుచాలా ఉపయోగకరమైన పల్స్ విడ్త్ మాడ్యులేషన్ సర్క్యూట్ కలిగి ఉండవచ్చు దీని గురించి మనము తరువాత చూద్దాం ఇది మైక్రోకంట్రోలర్ గురించి వివరంగా చెప్పే రేఖాచిత్రం మీకు ఇక్కడ ప్రాథమిక మైక్రోప్రాసెసర్ రిజిస్టర్ ALU మరియు కంట్రోల్ ఉన్నాయి ప్రోగ్రామ్ను నిల్వ చేయడానికి ప్రోగ్రామ్ మెమరీ అనబడే మెమరీ ఉంది డేటాను నిల్వ చేయడానికి మెమరీ ఉంది మరియు కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ పిన్లు కూడా ఉన్నాయి మీరు చూడగలిగినట్లుగా IO లలో కొన్ని డిజిటల్ కావచ్చు కొన్ని అనలాగ్ కావచ్చు కౌంటర్ లు మరియు టైమర్ లు ఉన్నాయి మరియు సీరియల్ IO ఇంటర్ఫేస్లు పల్స్ విడ్త్ మాడ్యులేటెడ్ ఇంటర్ఫేస్లుఇంటరుప్పుట్ మొదలగు అధునాతనమైన ఇంటర్ఫేస్లు కూడా ఉండవచ్చు ఈ రోజు ఈ సదుపాయాలన్నీ సాధారణ మైక్రోకంట్రోలర్ల లో అందించబడి తద్వారా మీరు దీన్ని దాదాపు ఏ రకమైన ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్లుకైనా ఉపయోగించేలా అందించబడ్డాయి అదనంగా మీకు విద్యుత్ సరఫరా రీసెట్ఇంటరుప్పుట్లు గడియారాలు మొదలైనవి ఉన్నాయి PIC అనే సంస్థ తయారుచేసిన కొన్ని సాధారణ మైక్రోకంట్రోలర్లు ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడుమీరు పోల్చి చూసారంటే పాత మైక్రోప్రాసెసర్లలో ఒకటైన మోటరోలా 68000 ను చూస్తున్నారు ఇది పరిమాణంలో పెద్దది అయిన 48 పిన్లా చిప్ అదే ఈ చిన్న PIC ప్రాసెసర్ అనేది మీరు చూడగలిగినట్లుగా నాణెం పరిమాణంలో ఒక భాగం మాత్రమే ఇప్పుడు మైక్రోకంట్రోలర్లు కంప్యూటర్లు PC లు కూడా మైక్రోప్రాసెసర్ చుట్టూ నిర్మించిన కంప్యూటర్లు కాబట్టి ప్రధాన తేడాలు ఏమిటి ఇంకా కొన్ని తేడాలు ఉన్నాయి ఒక PC ప్రోగ్రామ్ను అమలు చేసినప్పుడు సమస్య ఎక్కడ నుండి వస్తుంది అవి మొదట హార్డ్ డిస్క్లో లేదా ఫ్లాష్ మెమరీ టెక్నాలజీ ఆధారిత సాలిడ్ స్టేట్ డ్రైవ్లో నిల్వ చేయబడి అక్కడ నుండి ప్రోగ్రామ్ మెమరీలోకి లోడ్ అయ్యి మరియు మెమరీ నుండి ఇన్స్ట్రక్షన్ లు ఒక్కొక్కటిగా అమలు చేయబడుతాయి ఈ విధంగా ఒక సాధారణ కంప్యూటర్ సిస్టమ్ పనిచేస్తుంది ఆపరేటింగ్ సిస్టం లైనా విండోస్ లేదా లైనక్స్ చాలా క్లిష్టమైన ప్రోగ్రాములు ఉన్నాయి ఇవి ప్రోగ్రామ్ అమలులో ఉన్నప్పుడు తక్కువ స్థాయి కార్యకలాపాలన్నింటిని నిర్వహించడానికి బాధ్యత వహిస్తాయి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ ఉన్నప్పుడల్లా ఆపరేటింగ్ సిస్టమ్ దానిలోని డ్రైవర్లు IO ఆపరేషన్లను జాగ్రత్తగా చూసుకుంటాయి కానీ మైక్రోకంట్రోలర్ చాలా చిన్న వ్యవస్థ మీరు డిస్క్ నీ కలిగి ఉండలేరు ప్రతిదీ ఆ మైక్రోకంట్రోలర్ లోపల ఉండాలి కంప్యూటర్ సిస్టమ్లో మీరు డిస్క్ నుండి మీకు కావలసిన ఏదైనా ప్రోగ్రామ్ను లోడ్ చేసి రన్ చేయవచ్చు కాని AC మెషీన్ లోపల ఉన్న మైక్రోకంట్రోలర్ AC మెషీన్ను నియంత్రించడానికి ఉద్దేశించిన ప్రోగ్రామ్ను మాత్రమే అమలు చేస్తుంది కాబట్టి ఒక సాధారణ మైక్రోకంట్రోలర్లో చిప్ లోపల ఒక చిన్న ROM ఉంది ఇందులో స్థిర ప్రోగ్రామ్ నిల్వ చేయబడి ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ని మార్చలేరు గమనించదగ్గ విషయం ఏమిటంటే అందించబడిన ROM యొక్క గరిష్ట పరిమాణం మీరు మైక్రోకంట్రోలర్లో అమలు చేయగల ప్రోగ్రామ్ యొక్క పరిమాణం మరియు సంక్లిష్టత కు పరిమితమై ఉంటుంది మరియు ఆపరేటింగ్ సిస్టమ్ లేదు మీరు మీ సిస్టమ్ రీసెట్ చేసినప్పుడు లేదా పవర్ ఆన్ చేసినప్పుడల్లా ROM లో నిల్వ చేయబడిన ప్రోగ్రామ్ అమలు ప్రారంభమవుతుంది ఇవి మైక్రోకంట్రోలర్ మరియు PC వంటి సాధారణ కంప్యూటింగ్ సిస్టమ్ మధ్య ప్రధాన తేడాలు ప్రాసెసింగ్ శక్తి క్లిష్టమైనది కాని అప్లికేషన్ల లో మైక్రోకంట్రోలర్లను ఉపయోగిస్తారు మీకు చాలా ఎక్కువ ప్రాసెసింగ్ శక్తి అవసరం లేదు మీకు తక్కువ శక్తి చిన్న పరిమాణం తక్కువ ఖర్చు ఈ రకమైన లక్షణాలు ఉంటే చాలు మీరు సాధారణంగా ఆధునిక గృహాలలో ఇటువంటి అనేక పరికరాలను కనుగొంటారు మీరు కొనుగోలు చేసి అమర్చి మరియు వ్యవస్థాపించిన ఈ పరికరాల లో ఒక ఎంబెడెడ్ మైక్రోకంట్రోలర్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పటికే మాట్లాడిన విధంగా ఆఫీస్ ఆటోమేషన్ సెగ్మెంట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ వెహికల్స్ ఎయిర్ప్లేన్స్ రాకెట్ క్షిపణులు కమ్యూనికేషన్ వంటి చాలా అప్లికేషన్లు ఉన్నాయి ఇప్పుడు పరిణామం గురించి మాట్లాడితే ఒకటవ తరం మైక్రోకంట్రోలర్ 1970 నుండి పరిణామం చెందడం ప్రారంభమైంది ఇంటెల్ అభివృద్ధి చేసిన ఒక మైక్రోకంట్రోలర్ 8051 ఇది ఇప్పటికీ ఉపయోగించబడుతోంది కానీ శక్తి వశ్యత మరియు కొత్తదనం గురించి మాట్లాడితే 8051 పాత రకమైన నిర్మాణాన్ని కలిగి ఎక్కువ వశ్యత ను కలిగి లేదు 80 ల మధ్య నుండి ప్రారంభమై ఈ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పుడు మనం పెద్ద చిప్లలో పొందుపరిచిన మైక్రోకంట్రోలర్లు చూస్తున్నాము వీటిని అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు ఈ కోర్సులో భాగంగా మనం ప్రదర్శించబోయే ఒక మైక్రోకంట్రోలర్ ST మైక్రోఎలక్ట్రానిక్స్ నుండి వచ్చిన ఈ మైక్రోకంట్రోలర్ బోర్డు లోపల ARM కార్టెక్స్ M4 చిప్ అని పిలిచే ప్రాసెసర్ ఉంది ఇప్పుడు ARM కార్టెక్స్ M4 ARM ప్రాసెసర్ మాత్రమే కాదు మైక్రోకంట్రోలర్ మాత్రమే కాదు కానీ చాలా ఇతర విషయాలు ఒకే చిప్లో కలిగి ఉంది మైక్రోకంట్రోలర్ల యొక్క ప్రయోజనాలను సంగ్రహిస్తే అవి ప్రత్యేకమైన అప్లికేషన్ న్ని పరిష్కరించే కోణం నుండి చూస్తే వేగంగా ప్రభావవంతంగా ఉంటాయి ఇది ఖర్చు తక్కువైనది కావాలి ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయినది అయితే అది ఉత్పత్తి ఖర్చును కూడా పెంచుతుంది మీ ఎలక్ట్రిక్ బిల్లు ఎక్కువ కాకూడదని మీకు తెలుసు కాబట్టి ఇది తక్కువ శక్తిని వినియోగించాలి మరియు అనుకూలత చాలా ముఖ్యం సాధారణంగా మైక్రోకంట్రోలర్లు కొన్ని కంపెనీల నుండి వస్తాయని మీకు తెలుసు ఇవి PIC ARM మైక్రోకంట్రోలర్ల కుటుంబం యొక్క విలక్షణమైన ఉదాహరణలు నిర్వహణ కు సంబంధించినంత వరకూ అనుకూలత అనేది చాలా ముఖ్యం అనుకూలత అనగా మీరు మైక్రో కంట్రోలర్ కుటుంబాలను చూస్తే అవి అన్ని అనుకూలంగా ఉండే ఇన్స్ట్రక్షన్ సెట్ నీ కలిగి కుటుంబంలోని ఒక దాని కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తే మరొక మంచి ప్రాసెసర్ కి మారిన తర్వాత కూడా అదే కోడ్ ను కొన్ని చిన్న మార్పులతో అమలు చేయగలగడం దీనితో మనం ఈ లెక్చర్ చివరికి వచ్చాము మనము ARM కుటుంబానికి సంబంధించిన మైక్రోకంట్రోలర్ల యొక్క ప్రాసెసింగ్ను ఎలా వేగవంతం చేయవచ్చు అనేదానిపై తదుపరి లెక్చర్ లో చర్చను ప్రారంభిస్తాము మనము ప్రత్యేకంగా ARM కుటుంబానికి సంబంధించిన మైక్రోకంట్రోలర్ల లక్షణాలు ఏమిటి మరియు అవి ఎందుకు భిన్నంగా ఉన్నాయి ప్రజలు వాటిని ఎందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనే విషయాలు చూడబోతున్నాము ధన్యవాదాలు